ట్రాన్సాక్షన్ల కాన్సెప్ట్ను మేము బహుళ సెషన్లులో పూర్తి చేస్తాము ఇక్కడ గుర్తుపెట్టు కోవలసిన విషయం ఏమిటంటే ట్రాన్సాక్షన్ అనేది ఒక ప్రోగ్రాం లేదా డేటాబేస్ ఫంక్షన్ యొక్క ఒక భాగం కాదు అది ప్రోగ్రామ్ యొక్క లాజికల్ యూనిట్ ఇది డేటాబేస్ ఫంక్షన్ యొక్క లాజికల్ యూనిట్ అందుచేత కొన్ని ఆపరేషన్ ల సమూహముతో ట్రాన్సాక్షన్లు ఏర్పాటు చేయవచ్చు ఉదాహరణకి డబ్బును ఒక బ్యాంకు ఖాతా నుండి మరొక బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేయడం అనేది దాన్ని ఒక ట్రాన్సాక్షన్ అని పిలవచ్చు ఆ భాగాన్ని మాత్రమే డేటాబేస్ ఆపరేషన్లలో ట్రాన్సాక్షన్ గా ప్రకటించవచ్చు ట్రాన్సాక్షన్ల కు నాలుగు ముఖ్యమైన లక్షణాలు ఉన్నాయి వీటిని యాసిడ్ గుణాలు అంటారు డేటాబేస్ సందర్భంలో బహుశా దీని గురించి వినే ఉంటారు యాసిడ్ గుణాలలో మొదటిది A A అంటే అటామిసిటీ ట్రాన్సాక్షన్ యొక్క అటామిసిటీ అంటే ట్రాన్సాక్షన్ అనేది పూర్తిగా జరిగిందా లేదా జరగలేదా అనే విషయాన్ని గురించి చెబుతుంది ఈ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ల సందర్భంలో A యొక్క ఖాతా నుండి B యొక్క ఖాతాలోకి డబ్బు బదిలీ పూర్తిగా జరగటం లేదా అసలు జరగకపోవడం పూర్తిగా అంటే ఏమిటి ఇక్కడ మనం గమనించినట్లైతే A నుంచి B డబ్బు బదిలీకి రెండు ఆపరేషన్లు జరుగుతాయి A నుంచి డబ్బులు డెబిట్ చేయడం మరియు B యొక్క ఖాతాలోకి డబ్బులు జమ చేయడం ఇక్కడ కేవలం డెబిట్ మాత్రమే చేయడం లేదా జమ మాత్రమే చేయడం జరగదు రెండు విజయవంతం జరుగుతాయి లేదా రెండు విఫలమవుతాయి దానినే ట్రాన్సాక్షన్ల యొక్క అటామిసిటీ అంటాం తదుపరి లక్షణం C అనగా స్థిరత్వం ట్రాన్సాక్షన్ డేటాబేస్ యొక్క స్థిరమైన క్రమాన్ని మార్చకూడదు డేటాబేస్ ట్రాన్సాక్షన్ ప్రారంభించక ముందే స్థిరంగా ఉంటే అది ప్రవేశించిన తర్వాత కూడా స్థిరంగానే ఉండాలి ఉదాహరణకి A యొక్క ఖాతా మరియు B యొక్క ఖాతాలోని మొత్తం డబ్బు స్థిరంగా ఉందిట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కూడా స్థిరంగానే ఉండాలి A యొక్క ఖాతాలో 1000 రూపాయలు మరియు B యొక్క ఖాతాలో 500 రూపాయలు ఉన్నాయి అని అనుకుందాము రెండింటి మధ్య 100 రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది A యొక్క ప్రారంభం మొత్తం ప్లస్ B అనేది 1500 రూపాయలు అవుతుంది ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత కూడా 1500 రూపాయలు ఉండాలి అప్పుడు డేటాబేస్ స్థిరంగా ఉంది అని చెప్పవచ్చు ఇది డేటాబేస్ స్థిరత్వానికి ఉదాహరణ తదుపరి లక్షణం I అనగా ఐసోలేషన్ దీని గురించి మనం కోర్సు ప్రారంభంలో కొంచెం చర్చించాము ఐసోలేషన్ అనగా బహుళ ట్రాన్సాక్షన్లు ఏకకాలంలో జరుగుతాయని అర్థం ప్రతి ట్రాన్సాక్షన్ ఇతర ట్రాన్సాక్షన్లు తో సంబంధం లేకుండా ఒంటరిగా జరుగుతుంది ఉదాహరణకి A నుండి B కి మరియు C నుండి D కి డబ్బు బదిలీ చేస్తున్నాము అనుకుందాం బదిలీ చేసేటప్పుడు ఒకదానితో ఒకటి జోక్యం ఉండకూడదు C నుంచి D బదిలీ విజయవంతమైన లేదా వైఫల్యం అయినా A నుంచి B బదిలీపై ఎటువంటి ప్రభావం ఉండకూడదు అలాగే దీనికి విరుద్ధంగా దీనినే ఐసోలేషన్ అంటాము నాలుగవ లక్షణం D అనగా మన్నిక ఒక ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తి అయితేట్రాన్సాక్షన్ యొక్క ప్రభావాలు మన్నికైనవి లేదా శాశ్వతంగా ఉండాలి కాబట్టి డబ్బు బదిలీ జరిగిన తర్వాత ట్రాన్సాక్షన్ విజయవంతం అయితే డేటాబేస్ క్రాష్ అయినప్పటికీ లేదా ఇతర ట్రాన్సాక్షన్లలో ఇతర సమస్యలు ఉన్నప్పటికీ ఈ డబ్బు బదిలీ శాశ్వతంగా పరిగణించబడుతుంది ఉదాహరణకి A యొక్క ఖాతా డెబిట్ చేయబడి B యొక్క ఖాతా క్రెడిట్ చేయబడితే మళ్లీ డేటాబేస్ పనిచేస్తున్న సమయంలో దాని యొక్క న్యూ స్టేట్లో A యొక్క డబ్బు డెబిట్ చేయబడిందని B యొక్క ఖాతాలో డబ్బు క్రెడిట్ చేయబడిందని ప్రతిబింబించాలి దీనినే మన్నిక అంటారు ఒకసారి జరిగితే అది శాశ్వతంగా ఉండిపోతుంది ఇవి ట్రాన్సాక్షన్ యొక్క నాలుగు ముఖ్యమైన లక్షణాలు మరియు వీటిని కలిపి యాసిడ్ లక్షణాలు అంటారు యాసిడ్ లక్షణాలను అర్థం చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం పైన చెప్పినట్లు ఇది ప్రోగ్రామ్ యొక్క లాజిక్ యూనిట్ ట్రాన్సాక్షన్ యొక్క ప్రాథమిక రెండు ఆపరేషన్ లు చదవడం మరియు వ్రాయడం ట్రాన్సాక్షన్ చదవడం లేదా రాయడం అంటే ఏమిటి ట్రాన్సాక్షన్ చదవడం లేదా రాయడం అనేది నేమ్డ్ ఐటమ్ నేమ్డ్ ఐటమ్ అంటే ఏమిటి ఒక డేటా యొక్క లాజిక్ యూనిట్ ను నేమ్డ్ ఐటమ్ అంటారు ఉదాహరణకి ఒక బ్యాంకు ఖాతా యొక్క నిర్దిష్ట ఖాతా నెంబరుఖాతా అనేది నేమ్డ్ ఐటమ్ టికెట్ వ్యవస్థలో పూర్తి టికెట్ అనేది నేమ్డ్ ఐటమ్ఈ విధముగా మొదలైనవి మనం ఒక డేటాబేస్ ట్రాన్సాక్షన్లు ప్రారంభించేటప్పుడు ఆ డేటాబేస్ రిలేషనల్ మోడల్ లో ఉందా లేదా మరేదైనా మోడల్ లో ఉందా అనే విషయంపట్టించుకోము కేవలం ఆ డేటాబేస్ కు పేరు ఉందా లేదా అని మాత్రమే చూస్తాము కాబట్టి పైన చెప్పినట్టుగా నేమ్డ్ ఐటమ్ అనేది డేటా కయొక్క లాజిక్ యూనిట్ నేమ్డ్ ఐటమ్ ఒకదానికొకటి ఉపసమితులు కావచ్చు కాని మనము ఇక్కడ పరిగణించము మనం అధ్యయనం చేసే ట్రాన్సాక్షన్ నమూనాని నేమ్ డైట్టమ్స్ అని చెప్పుకోవచ్చు డేటాబేస్ అనేది నేమ్డైట్టమ్స్ యొక్క సమూహం మరియు ట్రాన్సాక్షన్ అనేది నేమ్ డైట్టమ్ ను చదువుతుంది లేదా రాస్తుంది ఉదాహరణకి నేమ్ డైట్టమ్ X అనుకుంటే అప్పుడు దాని మీద రెండు ఆపరేషన్ చేయొచ్చు చదవచ్చు లేదా రాయవచ్చు ఇప్పుడు ఈ నేమ్డ్ ఐటమ్ యొక్క ఆకృతి ఒక బ్లాక్ అయి ఉండవచ్చు ఒక పేజీ అయి ఉండవచ్చు మొత్తం డేటాబేస్ అయి ఉండవచ్చులేదా ఒక టేబుల్ అయి ఉండవచ్చు వస్తువు యొక్క ఆకృతితో సంబంధం లేదు కేవలం దాని యొక్క పేరునే పట్టించుకుంటారు మనం నిర్వహించిన నేమ్ డైట్టమ్స బట్టి ట్రాన్సాక్షన్లు స్వతంత్రంగా ఉంటాయి ఇది తప్పనిసరిగ గ్రాన్యులారిటీ నుండి స్వతంత్రంగా ఉంటుంది చదవడం మరియు రాయడం అనేవి రెండు ప్రాథమిక ఆపరేషన్లు వీటిని ఉపయోగించడం వల్ల X అనేది ఒక నేమ్ డైట్టమ్ అని తెలుసుకోవచ్చు ఈ చదవడం రాయడం వల్ల చదవడం రాయడం మధ్య విభేదాలు ఉండవచ్చు ఆ విభేదాలు మూడు రకాలు మొదటిది వ్రాసిన తరువాత చదువబడుతుంది రెండవది చదివిన తర్వాత వ్రాయబడుతుందిమరియు మూడవది వ్రాసిన తర్వాత వ్రాయబడుతుంది చదివిన తర్వాత వ్రాసే విభేదం రెండు లేదా అంతకన్నా ఎక్కువ చదివే ట్రాన్సాక్షన్లు ఉన్నప్పుడు ఏర్పడుతుంది ఉదాహరణకు రెండు ట్రాన్సాక్షన్లు ఉన్నాయి అందులో ఒకటి చదువుతుంది మరొకటి రాస్తుంది మొదటి ట్రాన్సాక్షన్ చదవడానికి ప్రయత్నించినప్పుడల్లా రెండవ ట్రాన్సాక్షన్ వ్రాసే ముందు విలువలు చదవాలి కాబట్టి ఇది చదివిన తర్వాత వ్రాయబడే విభేదం ఇదే విధముగావ్రాసిన తర్వాత చదివే విభేదము ఉంటుంది వీటి గురించి విపులంగా మరలా తెలుసుకుందాము కానీ ప్రాథమికంగా ఈ మూడు విభేదాలు ఏ ఆపరేషన్లకు విరుద్ధంగా ఉంటాయో చెబుతున్నాయి చదివిన తర్వాత చదవడం వల్ల విభేదం ఉండదు ఎందుకంటే రెండు ట్రాన్సాక్షన్లు ఒకే వస్తువును చదువుతుంటే అవి ఏ క్రమంలో చదవాలి అనేది పట్టింపు ఉండదు రెండు ఒకే విలువను చదువు తాయి వాటిలో ఏవి వస్తువు విలువ "x" ను మార్చవు కాబట్టి ఇక్కడ విభేదం రాదు అందుచేత ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్లు ఓకే వస్తువును చదువుతున్నప్పటికీ అక్కడ విభేదం ఉండదు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ల ఆపరేషన్ లో వ్రాయడం పాల్గొన్నదో అప్పుడు విభేదం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే చదవడం మరియు రాయడం అనేవి క్రమపద్ధతిలో వెళ్లాలి లేకపోతే చదివిన విలువ లేదా వ్రాతపూర్వక విలువ తప్పు కావచ్చు ఇదే విభేదాల కాన్సెప్ట్ యాసిడ్ లక్షణాలను అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం ఉదాహరణకి A యొక్క ఖాతా నుంచి B యొక్క ఖాతాలోకి డబ్బు బదిలీ చేయాలి అనుకున్నాం ఇదే మనం చేస్తున్న ట్రాన్సాక్షన్ ఇందులో ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే మనం ట్రాన్సాక్షన్లు ఎలా సూచిస్తాం మొదటిగా A యొక్క ఖాతా లో ఉన్న డబ్బును చదువుతాం read ఇదే మొదటి ఆపరేషన్ దానినే చదవడం అంటాం ఇప్పుడు A యొక్క ఖాతా నుంచి 100 రూపాయలు డెబిట్ చేయబడ్డాయి A యొక్క విలువ మారుతుంది మారిన విలువను రాయడానికి write ఆపరేషన్ని చేస్తాము అలాగే B యొక్క ఖాతాలో ఉన్న డబ్బును చదవడానికి read ఆపరేషన్ని చేస్తాము ఇప్పుడు A నుంచి డెబిట్ చేయబడ్డ 100 రూపాయలు B యొక్క ఖాతాలో కలుపుదాం దానికోసం Write ఆపరేషన్ చేస్తాం ఈ పద్ధతిలో ట్రాన్సాక్షన్లు చేస్తాను ఇప్పుడు అటామిసిటీ గురించి చూద్దాం అటామిసిటీ ఎలా నిర్వచించాలి అటామిసిటీ జరిగితే ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పవచ్చు లేదా జరగలేదు అని చెప్పవచ్చు అటామిసిటీ అంటే A యొక్క ఖాతా నుంచి డబ్బు డెబిట్ చేయబడింది మరియు B యొక్క ఖాతాలోకి క్రెడిట్ చేయబడింది అని చెప్పవచ్చు లేదా రెండు జరగలేదు అని చెప్పవచ్చు రెండింటిలో ఒకటి మాత్రం జరగదు దానినే అటామిసిటీ అంటాం బ్యాంకు డబ్బును నిరవధికంగా సంపాదించవచ్చు లేదా తీసేయవచ్చు ఈ రెండింటిలో ఏ సమస్య ఏర్పడుతుంది కాబట్టి అటామిసిటీ ఈ సమస్యలు జరగకుండా చూస్తుంది స్థిరత్వం అంటే సిమాంటిక్ కి సంబంధించింది ఇప్పుడు A యొక్క ఖాతా నుంచి 100 రూపాయలు తీసుకొని మరియు వాటిని B యొక్క ఖాతాలోకి జమ చేయ బడ్డాయి అందువల్ల ట్రాన్సాక్షన్ తర్వాత A ప్లస్ B మొత్తం స్థిరంగా ఉంటుంది ఒకవేళ A నుండి 100 రూపాయలు తీసుకుంటే మరియు 90 రూపాయలు లేదా 110 రూపాయలు B లో జమ చేయబడితే అప్పుడు స్థిరత్వం దెబ్బతింటుంది కాబట్టి స్థిరత్వాన్ని నిర్వర్తించాలి స్థిరత్వానికి ఖచ్చితమైన ప్రమాణం ఏమిటి ఇక్కడ A మరియు B ఖాతాలోని మొత్తం డబ్బు స్థిరంగా ఉంటుంది అందుచేత ఇది స్థిరత్వాన్ని నిర్వహించబడుతోంది తరువాతి లక్షణం ఐసోలేషన్ ఇది మనం చర్చించిన దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఇక్కడ A లేదా B ను చదివే మరొక ట్రాన్సాక్షన్ ఉంటే దీనివల్ల ఏం జరుగుతుందో చూడాలి రెండు ఆపరేషన్లు జరగకముందే అది తప్పక విలువలు చదవాలి లేదా ఈ రెండు ఆపరేషన్లు జరిగిన తర్వాత విలువను చదవాలి ఇది ఐసోలేషన్ నిర్ధారించే మార్గం ఐసోలేషన్ అంటే ఇతర ట్రాన్సాక్షన్లుఇక్కడ మరొక ట్రాన్సాక్షన్ జరుగుతుందని తెలుసుకోవలసిన అవసరం లేదు మరియు ఈ ట్రాన్సాక్షన్ ఏ దశలో ఉంది అది విజయవంతం అయిందా లేదా విఫలం అయిందా అని తెలియాల్సిన అవసరం లేదు దీనినే ఐసోలేషన్ అంటాము చివరిగా మన్నిక గురించి చూద్దాం ఇప్పుడు B యొక్క ఖాతాలో జమ చేయబడింది మరియు అధారిటీ ద్వారా B కు నోటీస్ పంపబడింది ఆ తర్వాత డేటాబేస్ క్రష్ అయింది డేటాబేస్ కోలుకున్న తర్వాత B యొక్క ఖాతాలో తక్కువ డబ్బు ఉండకూడదు ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ఎంత ఉండాలో అంతే ఉండాలి కాబట్టి ట్రాన్సాక్షన్ పూర్తయిన తర్వాత ఒక సిగ్నల్ ఇవ్వబడుతుంది అది ఏమిటంటే ట్రాన్సాక్షన్ విజయవంతంగా పూర్తయిందని తెలియజేయబడుతుంది పూర్తయిన ట్రాన్సాక్షన్ అనేది మన్నికైనదిగా ఉండాలిమరలా తిరిగి పూర్వస్థితికి వెళ్ళకూడదు ట్రాన్సాక్షన్లు జరిగే సమయంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందులో మొదటిది చివరి నవీకరణ ఉదాహరణకి రెండు ట్రాన్సాక్షన్లు ఒకే వస్తువుని రాస్తున్నాయి అనుకుందాం మొదటి ట్రాన్సాక్షన్ ద్వారా అప్డేట్ అయినా విలువ రెండవ ట్రాన్సాక్షన్ ద్వారా ఓవర్ రైట్ అవ్వవచ్చు దీనివల్ల మొదటి ట్రాన్సాక్షన్ ద్వారా అప్డేట్ అయినా విలువ పోతుంది ఎందుకంటే ఇది మరొక ట్రాన్సాక్షన్ద్వారా కొనసాగింది దీనినే లాస్ట్ అప్డేట్ అంటాము రెండవ సమస్య తాత్కాలిక నవీకరణ దీనినే డర్టీ రీడ్ అని కూడా పిలుస్తారు ఉదాహరణకి ఒక ట్రాన్సాక్షన్ ఒక నిర్దిష్ట డేటా ఐటెం రాస్తుందని అనుకుందాం ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ A యొక్క ఖాతాలో కొత్త విలువను రాస్తుంది కానీ B యొక్క విలువ మారే లోపు అది విఫలమైంది అందుచేత అటామిసిటీ అనే లక్షణం ద్వారా A విలువ దాని యొక్క అసలైన విలువకు మారవలెను ఇక్కడ A తిరిగి వెళ్లే ముందే మరొక ట్రాన్సాక్షన్ ఏదైనా A యొక్క విలువను చదివితే దానినే డర్టీ రీడ్ అంటాం ఎందుకు దీనిని డర్టీ రీడ్ అంటాము ఎందుకంటే A యొక్క ఖాతా లో ట్రాన్సాక్షన్ పూర్తిగా జరగకముందేకమిటెడ్ కానీ విలువ అప్డేట్ అయింది ఒక ట్రాన్సాక్షన్ పూర్తిగా సఫలం అవ్వడాన్ని కమిటింగ్ అంటారు ఇక్కడ ట్రాన్సాక్షన్ పూర్తవక ముందే ఇంకొక ట్రాన్సాక్షన్ దీని యొక్క విలువను చదువుతుంది ఇక్కడ మొదటి ట్రాన్సాక్షన్ లో అప్డేట్ అయిన విలువ తాత్కాలికం మాత్రమే ఎందుకంటే ట్రాన్సాక్షన్ పూర్తిగా జరగలేదు కాబట్టి అందుకే ఇది డర్టీరీడ్ అవుతుంది ఇక్కడ అప్డేట్ అనేది తాత్కాలికమైనప్పటికీ మరొక ట్రాన్సాక్షన్ దీనిని చదువుతుంది అందుకే దీనిని తాత్కాలిక నవీకరణ లేదా డర్టీ రీడ్ అంటాము మూడవ సమస్య ఇన్కరెక్ట్ సమ్మరి ఒక ట్రాన్సాక్షన్ అన్ని బ్యాంకు ఖాతాల యొక్క మొత్తాన్ని లేదా కొంత మొత్తం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అని అనుకుందాం ఒకవేళ ట్రాన్సాక్షన్ A యొక్క ఖాతాను చదివి తర్వాత A ఖాతాలోనే విలువ మారిపోతే ఏమవుతుంది అ ట్రాన్సాక్షన్ చదివిన విలువ తప్పు అవుతుంది ఎందుకంటే A యొక్క ఖాతాలోని విలువ మారింది కాబట్టి మొదటి ట్రాన్సాక్షన్ మొత్తం పూర్తయ్యే సమయానికి A మారిపోతుంది కానీ మనం ఒకవేళ A మరియు B యొక్క మొత్తం లేదా సగటు ఎంతో తెలుసుకోవాలనుకుంటే వచ్చే విలువ తప్పు అవుతుంది ఎందుకంటే అక్కడ A విలువ తప్పు కాబట్టి ఇది తప్పు సారాంశం అగ్రిగేషన్ అందించే సారాంశం తప్పు ఈ సమస్య టెంపరరీ అప్డేట్ యొక్క డర్టీ రీడ్ ద్వారా వచ్చింది కానీ ఇది ట్రాన్సాక్షన్లు చూసేటప్పుడు డేటాబేస్ అభ్యాసకులు ముందుగా ఎదుర్కొనే మరొక సాధారణ సమస్య ఇప్పుడు అసలు ట్రాన్సాక్షన్లు ఎందుకు విఫలం అవుతాయో చూద్దాం ట్రాన్సాక్షన్ లు విఫలం కావడానికి గల కారణాలు ఏమిటి ట్రాన్సాక్షన్లు లు ఎందుకు విఫలమవుతాయి సులభముగా అర్థమయ్యే విధంగా గల కారణం సిస్టం క్రాష్ ఎందుకంటే ఒకవేళ అ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు సిస్టం క్రాష్ అయినా డేటాబేస్ మిషన్ యొక్క పవర్ పోయిన లేదా ఏమైనా లోపాలు ఉన్నా ట్రాన్సాక్షన్లు విఫలం అవుతాయి మెమరీ లాస్ అవ్వడం సిస్టం క్రాష్ అవ్వడం అనేవి సాధారణంగా జరుగుతాయి కానీ సిస్టం ఎర్రర్ ఏంటో చూద్దాం ఉదాహరణకి A యొక్క ఖాతాలో 1000 రూపాయలు ఉన్నాయి కానీ అది 2000 రూపాయలు వేరొక ఖాతాకి పంపించాలి అనుకుంటుంది అప్పుడు ఎర్రర్ వస్తుంది ఇది లాజికల్ ఎర్రర్ ఇక్కడ ట్రాన్సాక్షన్ లో రీడ్ అండ్ రైట్ ఆపరేషన్లలో తప్పేం లేదు కానీ అక్కడ ఎర్రర్ ఉంది దానివల్ల ట్రాన్సాక్షన్ అనేది సఫలం అవ్వదు ఎందుకంటే వెయ్యి రూపాయలు ఉన్న అకౌంట్ నుంచి 2000 పంపించడం వీలు కాదు ఇంకా డివిజన్ బై జీరో అనే ప్రోగ్రాం ఎర్రర్ కూడా ఉంది కానీ అది సిస్టం ఎర్రర్ కిందికి వస్తది ఈ 0 డివిజన్ అనేది ఎక్సెప్షన్ కిందకి కూడా వస్తది ఎక్సెప్షన్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి అవి ఏమిటంటే ఖాతాలు తగినంత డబ్బు లేకపోవడం మొదలైనవి కూడా ఎక్సెప్షన్ కిందకి వస్తది సిస్టం ఎర్రర్ లేదా ఎక్సెప్షన్ రెండూ కూడా ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు నాలుగో సమస్య కంకరెన్సీ ఈ కంకరెన్సీ అనేది డెడ్ లాక్ వల్ల ఏర్పడుతుంది డెడ్లాక్ అంటే ఏంటో చూద్దాం కంకరెన్సీ గురించి వివరంగా తర్వాత తెలుసుకుందాం ఉదాహరణకి ట్రాన్సాక్షన్1 అనేది ట్రాన్సాక్షన్2 చేత అప్డేట్ చేయబడిన B యొక్క విలువను చదవాలి అనుకుంటుంది ట్రాన్సాక్షన్2 పూర్తవడానికి A యొక్క విలువ కావాలి A యొక్క విలువ ట్రాన్సాక్షన్1 రాయడం వల్ల వస్తుంది దీన్ని బట్టి మనం ట్రాన్సాక్షన్1 ట్రాన్సాక్షన్2 మీద మరియు ట్రాన్సాక్షన్2 ట్రాన్సాక్షన్1 మీద ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు దీన్నే డెడ్లాక్ అంటాము ఎందుకంటే ఒకటి పూర్తవడానికి మరొక దాని విలువ కావాలి కాబట్టి ఏది కూడా ముందుకు సాగలేదు ఎవరు పూర్తి చేయలేరు అందువల్ల ట్రాన్సాక్షన్లు ఆగిపోతాయి ఏవి పూర్తిగా సఫలం అవ్వవు దీనినే డెడ్లాక్ అంటాం దీని గురించి తర్వాత ఇంకా వివరంగా చర్చిద్దాం సిస్టం క్రాష్ అనేది మెమరీ ఫెయిల్యూర్ కిందకి వస్తుంది డేటాబేస్ క్రాష్ మరియు డిస్క్ క్రాష్ లు కూడా మెమరీ ఫెయిల్యూర్ కిందకి వస్తాయి అది మన్నిక సమస్యను జాగ్రత్తగా చూసుకోవాలి డేటాబేస్ క్రాష్ అయితే మనకు ఆటంకం ఏర్పడుతుంది అప్పుడు ట్రాన్సాక్షన్ లో సమస్య ఉండవచ్చు ఇంకా భౌతిక సమస్యలు అయినటువంటి అగ్ని దొంగతనం వంటివి కూడా ట్రాన్సాక్షన్ వైఫల్యానికి కారణం అవుతాయి ముఖ్యమైన విషయం ఏమిటంటే డిస్క్ క్రాష్ మరియు సిస్టం క్రాష్ వీటి గురించి తర్వాత అధ్యయనంలో వివరంగా చూద్దాం